కావునఇప్పుడే మనం లోడ్ ఫ్లో అల్గోరిథం లో P మరియు PQV బస్ ల విలీనం గురించి చర్చించాము అవునా కనుక ఇప్పుడే మనం చెప్పుకున్నాం దూరంగా ఉన్నా బస్ ఓల్టేజ్ ని మరొక బస్ ద్వారా నియంత్రించవచ్చు ఆ బస్ నే P బస్ గా పిలుస్తారు అందువలన ఎవరైనా కూడా P బస్ నుంచి ఓల్టేజ్ పరిమాణం ను నియంత్రించవచ్చు అనగా అది PQVబస్ ది అని అర్థం కావున P బస్ అనేది జనరేషన్ బస్ దానికి రియాక్టివ్ శక్తిని పేర్కొన్నారు కనుక P బస్ వద్ద P మాత్రమే పేర్కొన్నారు అనగాP మాత్రమే తెలుసు ఓల్టేజ్ పరిమాణం కోణం మరియు రియాక్టివ్ శక్తి తెలియవు మరోవైపు PQVబస్ అనేది దూరము నుండి ఓల్టేజ్ ను నియంత్రించే బస్ మరియు PQVబస్ వద్ద రియల్ శక్తి రియాక్టివ్ శక్తి మరియు ఓల్టేజ్ పరిమాణం ఈ మూడు పరిమాణాలు పేర్కొన్నారు కాని తెలియనిది ఏమిటంటే డెల్టా కావున PQVబస్ ఓల్టేజ్ పరిమాణం వచ్చి PV బస్ ద్వారా నియంత్రించబడుతుంది కాబట్టి మనం ఏం చేస్తాం ఇది మీకు తరగతి సాధకము సరేనా కనుక ఇప్పుడు మనం P మరియు PQV బస్ లను పరిగణలోకి తీసుకొని జాకోబియాన్ మాత్రిక ను ఎలా నిర్మించవచ్చునో చూద్దాం మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం దానితో జాకోబియాన్ మాత్రిక ను ఎలా నిర్మించవచ్చునో చూద్దాం ఉదాహరణకు మీరు సులభంగా ఉండే ఒక రేడియల్ నెట్వర్క్ తీసుకోండి దానికి నాలుగు బస్ లు అనగా 1 2 3 4 ఉండేటట్టు తీసుకోండి బస్ 1 వచ్చి స్లాక్ బస్ తరువాత బస్ 2 వచ్చి మనం Pబస్ గా అనుకున్నాం బస్ 3 వచ్చి మనం PQ బస్ గా అనుకున్నాం మరియు బస్ 4 వచ్చి PQV బస్ కావున జాకోబియాన్ మాత్రిక ను ఎలా నిర్మించాలో మనం చిన్న ఉదాహరణ ద్వారా చూద్దాం కనుక బస్ 4 వద్ద వోల్టేజ్ పరిమాణం అనేది పేర్కొన్నారు అందువల్ల అది PV బస్ కాదు అయితే అది PQVబస్ PQVఈ మూడు పరిమాణాలు పేర్కొన్నారు మరియు ఈ బస్సు నుంచి దూరంగా ఉన్న వోల్టేజ్ పరిమాణంను నియంత్రించవచ్చు తరువాత మనకు Pఅనేది తెలుసుQ అనేది తెలియదు దాని అర్థం ఏమిటంటే మీరు వోల్టేజ్ పరిమాణం సరిగా నిర్వహించే వరకు మీరు ఈ బస్సు వద్ద Qని ఇంజెక్ట్ చేయాలి అదేవిధంగా మనం జాకోబియాన్ ను ఎలా నిర్మించాలో చూద్దాం కనుక బస్ 2 అనేది Pబస్ నేను ఇక్కడ రాసింది కూడా అదే బస్ 3 అనేది PQబస్ మరియు బస్ 4 అనేది PQVబస్ సరేనా కనుక ఈ వ్యవస్థకు Pబస్ ఉంది మరియు మీరు PQVబస్ అనగా బస్ 4 ఓల్టేజ్ ను నియంత్రిస్తున్నారు వృద్ధి చెందిన సమీకరణాలను మీరు సమీకరణాలు 84 మరియు 85 లో చూడవచ్చు అంటే V చూడవచ్చు అని VV2 V3 సరేనా ఎందువలన అంటే PQVబస్ లో స్లాక్ బస్ వోల్టేజ్ తెలుసు మరియు వోల్టేజ్ పరిమాణం తెలుసు కనుక Vఅనేది యదార్ధంగా రెండు పరిమాణాలు కింద వస్తుంది అవి V2 మరియు V3 ఇది సమీకరణం 84 అదేవిధంగా మీరు Q చూసినట్లయితే P బస్ అనేది స్లాక్ బస్ అయితే ఇక్కడ Q తెలియదు కానీ బస్ 3 మరియు బస్ 4 లకుQ తెలుసు అందువలన QQ3 Q4 కాబట్టి 2 వేరియబుల్స్ దీనిని సమీకరణం 85 అనుకోండి 2 3 మరియు 4 P బస్ PQ అన్నింట్లో తెలియదు కనుక మీరు కూడా పొందాలి కాబట్టి అనేది తెలియదు ఒకవేళ మీరు దీనికి జాకోబియాన్ మాత్రిక ను నిర్మిస్తే అన్నింటిలో అనగా 2 3 మరియు 4 లో Pఏది తెలుసు అంటే P2 P3 P4 తెలుసు అని కాబట్టి పునరావృతం గా మీరు అన్ని కలిపి చూసుకోవాలి P2 P3 P4 Q3 Q4 P22 P23 P24 P32 P33 P34 P42 P43 P44 Q32 Q33 Q34 Q42 Q43 Q44 P2V2 P2V3 P3V2 P3V3 P4V2 P4V3 Q3V2 Q3V3 Q4V2 Q4V3 2 3 4 V2 V3 అందువలన ఇదే మీ జాకోబియాన్ మాత్రిక కనుక ఈ విధంగా జాకోబియాన్ మాత్రిక ను నిర్మించవచ్చు కాబట్టి ఈ విషయంలో మీరు ఈ మాత్రిక వైపు చూసినట్లయితే దాని ఆర్డర్ వచ్చి 5×5 కాబట్టి యదార్ధంగా ఇది అనగా జాకోబియాన్ మాత్రిక ను నిర్ణయించాం మరియు మీరు పునరావృతం గా అన్నీ కలిపి ప్రయత్నిస్తే మీరు కనుగొంటారు మరియు స్వయంచాలకంగా కుడి వైపు ఉన్న దానిని లెక్కిస్తారు మరియు పునరావృతం పరంగా వృద్ధి చెందుతారు దీని తరవాత అనగా న్యూటన్ రాఫ్సన్ పద్ధతి తర్వాత మీరు సాధించడానికి లోడ్ ఫ్లో ఈ పద్దతిని ఉపయోగించారు ఈ విధంగా ఒక నెట్వర్క్ ని సాధించారు ఒకసారి మీరు సాధిస్తే అనగా బస్ వోల్టేజ్ ని సాధిస్తే నా ఉద్దేశం ఏమిటంటే రెండు బస్సులకు వోల్టేజ్ పరిమాణాలు కోణాలు తెలుసు అని అదే సమయంలో మీరు లోడ్ ఫ్లో ఈ పద్ధతిని ఉపయోగించి సాధించినప్పుడు ఎంత రియాక్టివ్ శక్తి అనగా Q2ఇంజక్షన్ ఎంత అని కనుగొనండి అది మీరు సులభంగా కనుగొంటారు ఎందువలన అంటే లోడ్ ఫ్లో కి సంబంధించి రియల్ శక్తి మరియు రియాక్టివ్ శక్తి ఇంజక్షన్స్ ఇచ్చేశారు కాబట్టి కనుక స్వయంచాలకంగా మీరు రియాక్టివ్ శక్తి ఇంజక్షన్ Q2ని కనుగొన్నారు మరియు లోడ్ ఫ్లో స్టడీస్ తరువాత లోడ్ ఫ్లో అనేది ఎలా కన్వెర్జ్ అవుతుందో చూశారు సరేనా కావున ఉదాహరణకు నేను మీ PQVబస్ ని నియంత్రించాలి అనుకుంటున్నాను బస్ 4 వచ్చి PQVబస్ మరియు బస్ 3 వచ్చి మీ PQ బస్ కాబట్టి మీ లోడ్ ఫ్లో కన్వెర్జ్ అయింది అనుకోండి అప్పుడు మీకు లోడ్ ఫ్లో పరిష్కారం వచ్చిందనుకోండి తరువాత బస్ 2 వద్ద మీరు పిలిచే రియాక్టివ్ శక్తి Q2ని కనుగొనాలి ఉదాహరణకు ఇది మీ బస్ 2 అనుకోండి కాబట్టి మీరు కనుగొనాల్సింది రియాక్టివ్ శక్తి ఇంజక్షన్ ఒకవేళ దానిని Q2అనుకున్నట్లయితే చూడండి ఇక్కడ మీరు ఈ వోల్టేజ్ ని షంట్ కెపాసిటర్ ని ఉపయోగించి నియంత్రించాల్సి ఉంటుంది ఉదాహరణకు ఇది మీ బస్ 2 యదార్ధంగా ఈ బస్ కి లోడ్ వచ్చి PL2jQL2అనుకోండి ఒకవేళ నేను ఇక్కడ షంట్ కెపాసిటర్ ని పెట్టాను అనుకోండి అప్పుడు అది QC అవుతుంది నేను దానినిQC2గా పెడతాను ఎందువలన అంటే అది బస్ 2 కాబట్టి అయితే Q2 ఎంత అవుతుంది Q2QC2 QL2సరేనా అంటే దాని అర్థం ఏమిటి అంటే లోడ్ ఫ్లో స్టడీస్ నుంచి మనకు Q2వచ్చింది అని మరియు లోడ్ ఫ్లో కన్వెర్జ్ అయింది అని Q2మీకు వచ్చింది అంటే దాని అర్థం యదార్ధంగా మీకు QC2 వచ్చినట్టు కనుక QC2Q2QL2దీని తర్వాత లోడ్ ఫ్లో స్టడీస్ సరేనా తరువాత షంట్ కెపాసిటర్ ఉదాహరణకు మీ దగ్గర లోడ్ ఫ్లో స్టడీస్ తరువాత ఎంత అయితే రియాక్టివ్ శక్తి ఇంజక్షన్ ఉందో దానికి అదనంగా మీ దగ్గర ఏదైనా రియాక్టివ్ లోడ్ ఉంటే దానిని చేర్చాలి ఆ తర్వాత మీరు వోల్టేజ్ పరిమాణంను నిర్వహించవలసి ఉంటుంది అనగా PQVబస్ వోల్టేజ్ పరిమాణం సరేనా ఒక్కసారి మీకు ఈ విలువ అనగా QC2వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే సాధారణమైన లోడ్ ఫ్లో తీసుకోండి మన PQVబస్ ని మరిచిపోండి ఏది ఏమైతేనేం మీ నెట్వర్క్ ఏదైతే ఉందో అది తీసుకోండి దానికి కెపాసిటర్ ను కలపండి తర్వాత మీరు ఏం చూస్తారు అంటే వోల్టేజ్ పరిమాణం అనేది సరిగా నిర్వహించబడుతుందా లేదా అని మరియు దూరంగా ఉన్న బస్ బార్ యొక్క వోల్టేజ్ పరిమాణం వేరే బస్ ద్వారా నియంత్రించవచ్చు కావున మీరు P బస్ ని ఎలా ఎంచుకుంటారు నేను ఇంతకుముందే మీకు చెప్పాను P బస్ తో పాటు ప్రతి బస్ ని ఎంచుకోవాలి మరియు ఎక్కడ నష్టం తక్కువగా ఉందో చూసుకోవాలి కనుక మీరు ఏ బస్ తక్కువ నష్టాన్ని కలిగిస్తుందో చూసుకోవాలి మరియు దాని ప్రకారం మీరు లోడ్ ఫ్లో స్టడీస్ తర్వాత Q2ఇంజక్షన్ ఎంత అని కనుగొనాలి ఆ తర్వాత మీరు పిలిచే QC2ని కనుగొనాలి అది Q2QC2 QL2దీనిని ఇప్పుడే చెప్పినట్టు ఏ విధంగా రాయవచ్చు అంటే QC2Q2QL2అవునా కనుక మీరు పిలిచే మీ బస్ బార్ కి ఇంత రియాక్టివ్ ఇంజక్షన్ కావాలి ఇలాంటి కొత్త భావనలు మనకు పవర్ సిస్టం లో వస్తూ ఉంటాయి ఆ విధంగా వచ్చిన వే ఈ P బస్ మరియుPQV బస్ కావున నేను ఏమి ఆలోచిస్తున్నాను అంటే కనీసం మీకు జాకోబియాన్ మాత్రిక ను ఎలా నిర్మించాలో చెప్పాలని దీనితో లోడ్ ఫ్లో స్టడీస్ భాగం దాదాపుగా ముగిసింది అనుకుంటా కావున ఇందులో మనం ఏమి చూశాము అంటే గాస్ సీడెల్ పద్ధతి తరువాత న్యూటన్ రాఫ్సన్ పద్ధతిమీ లాస్ వంటి లైన్ ఫ్లోస్లైన్ బ్రాంచ్ లాసులు ఆ సమయంలో టాప్ చేంజింగ్ ట్రాన్స్ఫార్మర్స్ కు పై మోడల్ మరియు P బస్ PQVబస్ మరియు ఈ నెట్వర్క్ ని పునరావృతం గా ఎలా సాధించవచ్చు మనం నేర్చుకున్నాం వీటిని దశ దశలుగా చూపించాం దానివల్ల మీకు మంచి ఆలోచనలు వచ్చాయి మరియు న్యూటన్ రాఫ్సన్ పద్ధతి ఉపయోగించి పెద్ద సమస్య ను తరగతిలో సాధించలేము ఎందువలన అంటే మీకు కంప్యూటర్ కావాలి మరియు మీరు కోడింగ్ చేయాలి కానీ మనం మూడు బస్ ల సమస్య చూశాం మరియు దానిని సాధించడానికి ప్రయత్నం చేసాం సరేనా కనుక ఇప్పుడు లోడ్ ఫ్లో స్టడీస్ అయిపోయింది తరువాత మనమేం చేస్తామంటే మనం ఆప్టిమల్ సిస్టం ఆపరేషన్ కు వెళ్దాం సరేనా అది మీ ఎకనామిక్ లోడ్ డిస్పాచ్ కొన్ని సెకన్లపాటు అలా ఉండండి చూద్దాం కొన్ని సెకన్లపాటు అలా ఉండండి కావున ఇది ఆప్టిమల్ సిస్టం ఆపరేషన్ కానీ ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి కానీ పరిధి కొలది మనం తరగతిలో ఎంతవరకు నేర్చుకోవచ్చో అంతవరకు వెళ్దాం సరేనా కనుక సమర్థవంతమైన ఆప్టిమమ్ ఎకనామిక్ ఆపరేషన్ మరియు విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ ప్రణాళికలు విద్యుత్ శక్తి పరిశ్రమ లో మంచి స్థానాన్ని దక్కించుకున్నాయి ఎందువలన అంటే శక్తి వ్యవస్థలో ఈ ఆప్టిమల్ సిస్టం ఆపరేషన్ ఒక ఎకనామిక్ లోడ్ డిస్పాచ్ అనేవి చాలా చాలా ముఖ్యమైనవి కనుక ఆప్టిమమ్ సిస్టం ఆపరేషన్లో ఏవేవి ఉంటాయంటే ఎకనామిక్ ఆపరేషన్ సిస్టం సెక్యూరిటీ శిలాజ ఇంధన ప్లాంట్లు వద్ద ఉద్గారాలు కావున చాలా విషయాలు ఉన్నాయి కానీ మనం ప్రాథమిక విషయాలను చూద్దాం సరేనా కాబట్టి సిస్టం సెక్యూరిటీ శిలాజ ఇంధన ప్లాంట్లు వద్ద ఉద్గారాలు మనం ఇప్పుడు చూడలేము ఎందువలన అంటే అవి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ఉంటాయి ఒక్కోసారి అవి రీసెర్చ్ స్థాయిలో కూడా ఉంటాయి కావున మనం ప్రాథమిక విషయాలను చూద్దాం అనగా ఆప్టిమమ్ సిస్టం ఆపరేషన్ మరియు ఎకనామిక్ లోడ్ డిస్పాచ్ సరేనా కావున ఈ విధంగా సరేనా కాబట్టి మనము ఏం చేస్తామంటే మీరు పిలిచే ఆప్టిమమ్ సిస్టం ఆపరేషన్ విషయాన్ని చూద్దాం సాధారణంగా మీకు తెలుసు ఎప్పుడైతే థర్మల్ పవర్ ప్లాంట్ ఉంటుందో అక్కడ అణు పవర్ ప్లాంట్ ఉంటుంది మరియు కొన్నిసార్లు హైడ్రోథర్మల్ సమస్య వచ్చి వేరొక ఆప్టిమమ్ ఆపరేటింగ్ సమస్య దాని అర్థం ఏంటంటే దీనినే మీరు హైడ్రోథర్మల్ వ్యవస్థ గా పిలుస్తారు ఈ కోర్సు దృష్ట్యా హైడ్రోథర్మల్ కోఆర్డినేషన్ మనం పరిగణలోకి తీసుకోవడం లేదు ఎందువలన అంటే అది కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి కాబట్టి విద్యుత్ ఉత్పత్తిని కనీస ఖర్చుకి నెలకొల్పడానికి ఉపయోగపడే కారకం వచ్చి ట్రాన్స్మిషన్ లాస్ సరేనా కాబట్టి ఇది వేరే కారకం ఎందువలన అంటే పవర్ నెట్వర్క్ లో ట్రాన్స్మిషన్ లాస్ తగ్గించడం అనేది చాలా ముఖ్యం కనుక విద్యుత్ ఉత్పత్తి మీద కూడా దీని ప్రభావం చాలానే ఉంటుంది కావున ఉదాహరణకు అత్యంత సమర్థవంతమైన జనరేటర్ కనీసం ఖర్చుకు హామీ ఇవ్వలేదు ఒకవేళ ఈ అత్యంత సమర్థవంతమైన జనరేటర్ ఎక్కువ ఇంధనం ఖర్చు ఉండే చోట ఉంది అనుకోండి అప్పుడు కూడా కనీసం ఖర్చుకు హామీ ఇవ్వలేదు అదేవిధంగా మీ ప్లాంట్ అనేది లోడ్ సెంటర్ కు దూరంగా ఉంటే మీ ట్రాన్స్మిషన్ లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అప్పుడు కూడా మీరు పిలిచే పవర్ లాస్ అనగా ట్రాన్స్మిషన్ లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అప్పుడు అది ఆర్థికంగా సరి అయినది కాదు కనుక అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి మీ ప్రాథమిక లక్ష్యం ఏమిటంటే వివిధ ప్లాంట్లు యొక్క ఉత్పత్తిని తెలుసుకోవాలి దాని వల్ల ఆపరేషన్ ఖర్చు మొత్తం తగ్గించుకోవచ్చు ఉదాహరణకు మీరు ధర్మల్ పవర్ ప్లాంట్ తీసుకున్నారు అనుకోండి దానికి తయారీదారు మీకు ఖర్చు లక్షణాలను ఇచ్చేస్తాడు తద్వారా మనకు మొత్తం లోడ్ ఎంత అనేది తెలుస్తుంది మీరు ఉత్పత్తి చేసిన దానిని పంచాలి మరియు మీ ఉత్పత్తి వచ్చి మీ దగ్గర ఉన్నలోడ్లు కు మరియు నష్టాలకు సమానం గా ఉండాలి అప్పుడే మీ ఇంధనం ఖర్చు తక్కువగా ఉంటుంది ఇదే మీ ఆపరేటింగ్ ఖర్చు ప్రాథమికంగా ఇక్కడ మనం చూసింది ఏమిటి అంటే ఇంధన ఖర్చులు ఎలా తగ్గించవచ్చునని ఇదే ఆప్టిమమ్ సిస్టం ఆపరేషన్ యొక్క ముఖ్య లక్ష్యం కాబట్టి ఎకనామిక్ డిస్పాచ్ సమస్యకు సూత్రీకరణ చూద్దాం ఉదాహరణకు జనరేటర్లను నడపడానికి అయ్యే మొత్తం ఖర్చు లో ఏమేమి ఉంటాయి అంటే ఇంధన ఖర్చు కూలీల ఖర్చు మరియు నిర్వహణ ఖర్చు కానీ సరళత కోసం వేరియబుల్ ఖర్చు అనగా ఇంధనం ఖర్చు ని పరిగణనలోకి తీసుకుంటాం కాబట్టి మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ కూలీల ఖర్చు మరియు నిర్వహణ ఖర్చు పరిగణనలోకి తీసుకోము కాబట్టి ఇప్పుడు ధర్మల్ మరియు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లకు ఇంధనం ఖర్చు అనేది చాలా చాలా ముఖ్యమైనది కాబట్టి ధర్మల్ మరియు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లకు ఇంధనం ఖర్చు అనేది చాలా చాలా ముఖ్యమైనది ఇంధన ఖర్చు కు మనము ఏమి అనుకుంటాం అంటే ప్రతి జనరేటింగ్ యూనిట్ కు ఇంధన ఖర్చు రేఖలను ఇచ్చేశారు అనుకుంటాం ఎందువలన అంటే ఇవి యదార్ధంగా తయారీదారు ఇచ్చేస్తారు అందువలన మనం ఇంధన ఖర్చు రేఖలు తెలుసు అనుకుంటాం కావున ఇంధన ఖర్చు రేఖ ఏమి చెప్తుంది అంటే ఇన్పుట్ ఎనర్జీ రేట్ అది Fi దాన్ని యూనిట్ వచ్చి MKcalhr కనుక ఇన్పుట్ ఎనర్జీ రేట్ వచ్చి మెగా కిలో కెలోరీ పర్ హవర్ లేక గంటకు ఎంత ఇంధనం ఖర్చు చేశారు అనే దానిని Ci గా ఇవ్వవచ్చు బ్రాకెట్ లో ఉండేది గంటకు అయ్యే ఖర్చు మరియు ఫంక్షన్ ఆఫ్ ద జనరేటర్ పవర్ అవుట్ఫుట్ కనుక ఫంక్షన్ ఆఫ్ ద జనరేటర్ పవర్ అవుట్ఫుట్ Pgi రేఖ వచ్చి మనకు ప్రయోగాత్మకంగా లభిస్తుంది అనగా తయారీదారుల నుంచి ఈ రేఖ మనకు లభిస్తుంది అని అర్థం మరియు ఇది మనకు తెలుసు అని మనం అనుకుంటాం సులభంగా ఉండడం కోసం మనం ఏమి అనుకుంటాం అంటే ప్రతి జనరేటింగ్ యూనిట్ కి జనరేటర్ టర్బైన్ స్టీమ్ జనరేటింగ్ యూనిట్ ఉంటాయి అని అనుకుంటాం బ్రాకెట్లో ఏమి రాశాం అంటే బాయిలర్ ఫర్నేస్ మరియు దానికి సంబంధించిన సహాయక పరికరాలు కావున సుమారుగా మీ ఇంధనం ఖర్చు వచ్చి ఇంధనం ఖర్చు రేఖలో చూపించాము అనగా పటం 1 లో చూపించాము ఇదేమీ చిత్రము ఇది మీ Ciఅది వచ్చి రుపీస్ ఫర్ అవర్ లేక అది Fiకాబట్టి అది వచ్చి మెగా కిలో కెలోరీ పర్ హవర్ కావున ఈ విధంగా మీరు ఈ రెండింటిలో ఏదో ఒకటి పెట్టవచ్చు కానీ తర్వాత మనం తరచుగా Ciవాడతాం మరియు ఇది వచ్చి మెగావాట్ మినిమం అనగా జనరేటర్ వచ్చి దీని లోపల ఉత్పత్తి చేయాలి దీని మించి పోకూడదు లేక ఇది మాక్సిమం మెగావాట్ మ్యాగ్జిమం కనుక ఇది Pgఈ x axis వచ్చి PgiMWమరియు అదే ఇది సరేనా కావున MWminఅనగా దీనినే జనరేటర్ యొక్క మినిమం లోడింగ్ లిమిట్ అంటారు దీని క్రింద అనగా ఈ లిమిట్ లోపల ఆర్థికపరంగా సరిగా ఉండదు మరియు సాంకేతికంగా అసాధ్యం మరియు మెగావాట్ మ్యాక్స్ వచ్చి అవుట్ఫుట్ లిమిట్ తరువాత వచ్చే ఇంధన ఖర్చు రేఖ యొక్క ఆకారం కాబట్టి చూడండి ఇది ఇంధన ఖర్చు రేఖ యొక్క పైన ఆకారం పుటాకార లాగా ఉంటుంది దీనినే హీట్ రేట్ రేఖ లాగా అర్థం చేసుకోవచ్చు దీని ఆకారం సుమారుగా చిత్రం 2 లో చూపించాం ఇది హీట్ రేట్ రేఖ అనగా ఇక్కడ మనం ఏమి వ్రాస్తాము అంటే 0 86 పర్ 100 నేను మీకు వివరిస్తాను కావున ఇది PgiMWమరియు ఇది వచ్చి హీట్ రేట్ అనగా HiPgiకనుక MkCalMWHrసరేనా కాబట్టి ఈ రేఖ వచ్చి ఏమి ఇస్తుంది అంటే HiPgi విద్యుత్ శక్తి యొక్క మెగా వాట్ గంటకు ఇంధనాన్ని కాల్చడం ద్వారా సరఫరా చేయబడిన ఉష్ణ శక్తి యొక్క మెగా కిలో కేలరీలు ఈ వక్రరేఖ యొక్క కనిష్ట బిందువు వద్ద ఉత్పత్తి చేసే యూనిట్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది నా ఉద్దేశ్యం ఈ వక్రరేఖ వద్ద ఈ కనీస బిందువు ఉదాహరణకు అది ఇక్కడ పెట్టండి అది అక్కడ ఉండనీయండి గరిష్ట సాధారణ గరిష్ట సామర్థ్యం 34 నుండి 39 శాతం పరిధిలో ఉంటుంది ఇది మీకు తెలుసు సరేనా ఇప్పుడు 100 శాతం మార్పిడి కోసం వేడి రేటు మెగా వాట్ గంటకు సుమారు 0 86 మెగా కిలో కేలరీలు ఇది 100 మార్పిడి ఒక మెగా కిలో క్యాలరీ 1 164 మెగా వాట్ గంటకు సమానమని గమనించండి ఇది మీ స్వంత హక్కుగా మార్చగలరు ఉదాహరణకు ఫిగర్ 2 లో మీరు 100 మెగా వాట్ కోసం 100 మెగా వాట్లని సరిగ్గా ఉత్పత్తి చేస్తున్నారని అనుకుందాం మరియు అది 1 గంట నడుస్తుందని అనుకుందాం కాబట్టి వంద మెగావాట్ ఇంటూ 1 కావున గంటకు 100 మెగావాట్ సరేన దాని కోసం ఎంత వేడి ఉత్పత్తి అవుతుంది అంటే అది ఒక మెగా వాట్ గంటకు 0 86 మెగా కిలోల కేలరీలు కాబట్టి ఇది మీది ఇది Pg 100 MW అని అనుకున్నట్లయితే మరియు ఒక గంట అది ఉత్పత్తి అవుతోంది మీ MWh100×1100 MWh మరియు ఈ ఉష్ణ రేటు ఎలా ఇస్తామంటే 0 86 MkCalMWHr అంటే ఈ 100 MWhఉత్పత్తి కోసం అది ఇవ్వాలి కావున అది వచ్చి 0 కాబట్టి ఇది దీని అర్ధం అనగా ఫిగర్ 2 లో Pg100 MWతర్వాత HiPgiసంబంధిత ఉష్ణ రేటు వచ్చి 0 86 MkCalMWHrఅవునా ఇక్కడ నేను మెగావాట్ హవర్ పర్ అని రాశాను కాబట్టి ఒక గంటకి విద్యుత్ శక్తి వచ్చి 100 మెగావాట్లు అవుతుంది కనుక దీని అర్థం ఏమిటంటే100 MW శక్తిని నిలబెట్టడానికి కేవలం 1 నిమిషం వేడి ఇన్పుట్ శక్తి రేటు అనగా 86 MkCal hr యొక్క వేడి ఇన్పుట్ శక్తి రేటు అవసరం ఇప్పుడు సాధారణంగా ఉష్ణ ఇన్పుట్ శక్తి రేటు వచ్చిFiPgi దానిని ఈ సూత్రంతో కనుగొంటారు FiPgi Fi అనేది Pgi యొక్క ఫంక్షన్ అయితే FiPgiPgi HiPgiఇది Pgi ఇది యదార్థంగా త్రి పేస్ పవర్ మెగా వాట్ మీకు నేను చెప్పాను HiPgi వచ్చి హీట్ రేట్ అది మెగా కిలొ కెలొరీ పర్ మెగా వాట్ హవర్ మరియు FiPgiవచ్చి ఎనర్జీ రేట్ అది మెగా కిలొ కెలొరీ పర్ హవర్ కావున ఇది వచ్చి దేనికి ఫంక్షన్ అంటే FiPgiPgi HiPgi సరేనా ఇప్పుడు ఇంధన ధర వచ్చి k Rs MkCal గా అనుకోండి తరువాత ఇన్పుట్ ఇంధన ధర వచ్చి CiPgik FiPgikPgi HiPgiఇది సమీకరణం 2 ఫిగర్ 2 యొక్క ఉష్ణ రేటు వక్రత రూపంలో అంచనా వేయబడుతుంది కాబట్టి దానిని మేము ఊహించడం లేదా అంచనా వేస్తే అది వచ్చి HiPgiiPgiiiPgiఇది సమీకరణం 3 i i మరియు iవచ్చి సానుకూల గుణకాలు మీరు వాటి విలువలు ఎంత అని కనుగొనాలి ఇప్పుడు దీనిని HiPgiఅనగా ఈ సమీకరణం మూడును సమీకరణం 2 లో ప్రత్యామ్న్యాయం చేయండి అలా ఉండండి నేను సమీకరణం రెండు మరియు మూడు ల నుంచి రాస్తున్నాను అది వచ్చి CiPgikikiPgikiPgi2సరేనా దీనిని మీరు ఎలా రాయవచ్చు అంటే CiPgiaibiPgidiPgi2 అయితే aiki bik i and diki కావున ఇంధన వ్యయ వక్రత యొక్క వాలు వచ్చి dCidPgi దీనినే ఇంక్రెమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ ICiగా పిలుస్తారు మరియు దానిని ఏ విధంగా వ్యక్తపరుస్తారు అంటే RsMWh దాని అర్థం ఏమిటి అంటే మీరు సమీకరణం 4 కు ఉత్పన్నం తీసుకుంటే మీకు ఏమి వస్తుంది అంటే dCidPgiICibi2diPgiఇదే సమీకరణం 5 కావున సమీకరణం 5 వచ్చి సరళంగా ఉంటుంది ఎందువలన అంటే అది ఇంధన ఖర్చు రేఖ CiPgiకు చతురస్ర ఉజ్జాయింపుగా ఉంటుంది కానీ ఒకవేళ మీరు క్యూబిక్ రేఖ ఉజ్జాయింపు తీసుకుంటే అది చతురస్ర CiPgiగా ఉంటుంది సాధారణంగా CiPgiకి చతురస్ర ఉజ్జాయింపు అనేది సరి అయినది కనుక మనం ఒక చిన్న ఉదాహరణ తో మొదలు పెడదాం కాబట్టి దీనికి 50 మెగా వాట్ల ఇంధన ఆధారిత ఉత్పాదక యూనిట్ యొక్క వేడి రేటు ఈ క్రింది విధంగా కొలుస్తారు అది రేటింగ్ లో 25 శాతం అయితే 10 మెగా కెలోరీ పర్ మెగావాట్ హవర్ అవసరమౌతుందిఅదే రేటింగ్ లో 40 శాతం అయితే 8 6 మెగా కిలో కెలోరీ పర్ మెగావాట్ హవర్ అవసరమౌతుంది మరియు రేటింగ్ లో 100 శాతం అయితే 8 మెగా కిలో కెలోరీ పర్ మెగావాట్ హవర్ అవసరమౌతుంది మరియు ఇంధన ఖర్చు వచ్చి మనం పర్ మెగా కిలో కెలోరీ కి నాలుగు రూపాయలు అనుకున్నాం కానీ యదార్థంగా అది చాలా ఎక్కువ కాబట్టి అది మీకు తరగతి సాధకము కాబట్టి ఇక్కడ కొంత విలువ మెగా కిలో కేలరీకి 4 రూపాయలు తీసుకున్నాం మరియు మీరేమి కనుగొనాలంటే C కాబట్టి ఇక్కడ b వచ్చి ఏమిటి అంటే 100 శాతం లోడ్ అయినప్పుడు నలభై శాతం లోడ్ అయినప్పుడు మరియు 25 శాతం లోడ్ అయినప్పుడు ఇంధన వ్యయాన్ని కనుగొనండి c అనేది ఇంక్రెమెంటల్ కాస్ట్ అది dCidPgiమరియు d అనేది 51 మెగా వాట్లను పంపిణీ చేయడానికి ఇంధన ఖర్చు సరేనా కాబట్టి మీరు చేయవలసిన పనులు ఇవే ధన్యవాదాలు